ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలిసిస్ మరియు డిజైన్ యొక్క మాడ్యూల్ 34 కు స్వాగతం మనము గత 2 మాడ్యూళ్ళలో UML లోని ఆక్టివిటీ డయాగ్రమ్ ల గురించి చర్చిస్తున్నాము ఆక్టివిటీ డయాగ్రమ్ ల యొక్క అనేక లక్షణాల గురించి మనము మాట్లాడాము వాటిలో విభజనలు అంచులు ముఖ్యంగా ఆబ్జెక్ట్ అంచులు మరియు తరువాత కంట్రోల్ నోడ్స్ గురించి లోతుగా మరియు కంట్రోల్ నోడ్స్ ఎలా పాత్ర పోషిస్తాయి మరియు మనము కొన్ని ఉదాహరణలు చూశాము ఈ మాడ్యూల్లో మనము మరింత కొనసాగిస్తాము మరియు మనము ప్రత్యేకంగా ఆబ్జెక్ట్ లు మరియు ఆక్షన్ లను పరిశీలిస్తాము మరియు తరువాత ఆక్టివిటీ డయాగ్రమ్ ప్రకారం సెలవు నిర్వహణ వ్యవస్థను క్లుప్తంగా పరిశీలిస్తాము కాబట్టి ఇది మనము ఇంతకుముందు అధ్యయనం చేసిన పరంగా మీరు పునశ్చరణ చేయగల ఒక డయాగ్రమ్ ఇప్పుడు ఇక్కడ ఆక్టివిటీ డయాగ్రమ్ ల పరంగా మనకు ఉన్న తదుపరి భావన ఆబ్జెక్ట్ లు ఆబ్జెక్ట్ ఒక నైరూప్య కార్యాచరణ నోడ్ ఇది ఒక కార్యాచరణలో ఆబ్జెక్ట్ ప్రవాహాన్ని నిర్వచించడానికి ఉపయోగించబడుతుంది సంభావిత కార్యకలాపాల నమూనా మరియు వాటి డయాగ్రమ్ ల పరంగా మనం ఒక అడుగు వెనక్కి వెళితే మీరు కాన్సెప్టువల్ మోడల్ ను చూడండి ఇక్కడ 2 కార్యకలాపాలు ఉన్నాయని అనుకుందాం మరియు ఇక్కడ ఒక అంచు ఉంది ఇప్పుడు ఇక్కడ మరొక కార్యాచరణ ఉండవచ్చు ఇక్కడ ఒక నిర్ణయం ఉంది ఇక్కడ ఒక నిర్ణయం ఉంది దీనిపై మీకు విభిన్న కార్యకలాపాలు ఇస్తాయి ఇప్పుడు చురుకుగా ఇది ప్రవాహానికి ప్రాతినిధ్యం ఇప్పుడు మీరు ప్రవాహం యొక్క డైనమిక్స్ ను నిజంగా ఎలా అర్థం చేసుకుంటారు ప్రవాహం ఎలా జరుగుతుందో మీరు నిజంగా ఎలా అర్థం చేసుకుంటారు కాబట్టి మీరు భావించే విధానంగా మీరు కొన్ని నైరూప్య ఆబ్జెక్ట్ ల గురించి ఆలోచిస్తే వీటిని సాధారణంగా టోకెన్లు అని పిలుస్తారు ఇవి ఒక కార్యాచరణ నుండి మరొక కార్యాచరణకు వెళతాయి కాబట్టి ప్రారంభంలో మనం ప్రాతినిధ్యం వహిస్తే ప్రారంభ నోడ్ ఉన్నప్పుడు టోకెన్ ఇక్కడ ఉంది ఇప్పుడు ఈ కార్యాచరణ జరుగుతుంది కార్యాచరణ a1 అని అనుకోండి అప్పుడు ఈ సమయంలో టోకెన్ చేరుకుంది ఇది ఈ దశకు చేరుకున్నప్పుడు టోకెన్ అంచుకు బదిలీ అవుతుంది మరియు కార్యాచరణ a2 మొదలవుతుంది ఇది పూర్తయిన తర్వాత టోకెన్ ఇక్కడకు వస్తుంది కాబట్టి మనం ఇక్కడ టోకెన్లను కనిపెడుతున్న వాస్తవ డైనమిక్స్ లాగా మీకు a3 ఉంది కాబట్టి కార్యాచరణ ఎప్పుడు ప్రారంభమవుతుంది దాని అన్ని ఇన్పుట్ల టోకెన్ స్వీకరించబడినప్పుడు ఇది సాధారణ ప్రవాహం కాబట్టి వాటికి ఒక టోకెన్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఆ టోకెన్ వచ్చిన వెంటనే ఈ కార్యాచరణ జరుగుతుంది మరియు అది పూర్తయిన తర్వాత టోకెన్ బయటికి వెళ్తుంది కాబట్టి మనకు సహజంగా డెసిషన్ నోడ్ ఉన్నప్పుడు ఒక టోకెన్ ఉంటుంది ఈ డెసిషన్ నోడ్ తరువాత టోకెన్ ఇక్కడకు వెళుతుంది లేదా టోకెన్ ఇక్కడకు వెళ్ళవచ్చు అది రెండింటికీ వెళ్ళదు కాబట్టి ఇది అవును అయితే ఇది కాదు మరియు మీరు అవును తీసుకుంటే ఈ టోకెన్ వస్తుంది ఈ టోకెన్ లేదు ఈ టోకెన్ వచ్చింది a4 కార్యాచరణ తొలగించబడుతుంది కాని a5 కార్యాచరణ తొలగించబడదు ఇది సాధారణంగా కార్యాచరణ యొక్క ప్రాథమిక భావన నన్ను స్పష్టంగా వ్రాయనివ్వండి ఒక ఫోర్క్ పరిస్థితి పరంగా మీరు ఒక ప్రవాహంగా వస్తున్నారని మీరు బాగా అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఒక ప్రవాహం 4 గా ఇక్కడకు వస్తుంది మరియు మీకు 2 ప్రవాహాలు బయటకు వెళ్తాయి కాబట్టి ఏమి జరుగుతుందంటే మీకు ఇక్కడ ఒక కార్యాచరణ ఉంది మీకు ఇక్కడ మరొక కార్యాచరణ ఉంది ఇప్పుడు ఈ a1 కార్యాచరణ పూర్తయినప్పుడు సహజంగా ఫోన్కు వెళ్లే అవుట్పుట్ అంచున టోకెన్ ఉంచబడుతుంది ఫోన్ ఏమి చేస్తుంది ఫోన్ ప్రాథమికంగా అవుట్పుట్ నోడ్లలో ఈ టోకెన్ను నకిలీ చేస్తుంది తద్వారా ఈ రెండు కార్యకలాపాలు ఇన్పుట్లో టోకెన్ కలిగి ఉంటాయి మరియు అవి ప్రారంభం అపుతాయి అవి ప్రారంభంని ప్రారంభిస్తాయి అదేవిధంగా మనము విలీనం అయినప్పుడు రివర్సింగ్ జరుగుతుంది విలీనం చేయండి అందువల్ల నాకు 1 నియంత్రణ ఇక్కడ వస్తోంది 1 నియంత్రణ ఇక్కడకు వస్తోంది 1 నియంత్రణ బయటకు వెళుతోంది ఇక్కడ ఒక కార్యాచరణ ఉంది A5 A6 కేవలం ఏకపక్ష పేర్లు మరియు మరొక కార్యాచరణ A7 ఉంది కాబట్టి విలీనంలో ఏమి జరుగుతుంది అంటే A5 చెప్పిన ఈ కార్యాచరణ ముగిసినప్పుడల్లా ఇది టోకెన్ ను ఇక్కడ పెడుతుంది కానీ విలీనం ఆ టోకెన్ను ఇక్కడ బదిలీ చేయదు ఇతర టోకెన్ కూడా వచ్చే వరకు వేచి ఉంటుంది కాబట్టి మెర్జ్ నోడ్ ప్రాథమికంగా అన్ని టోకెన్లు వచ్చే వరకు వేచి ఉంటుంది వాటిని విలీనం చేస్తుంది టోకెన్ ను ఇక్కడ ఉంచుతుంది మరియు అప్పుడు మాత్రమే ఇది కొనసాగుతుంది కాబట్టి నేను చెప్పిన అదే తర్కం కానీ మీరు ఆక్టివిటీ డయాగ్రమ్ యొక్క అంచుల వెంట ప్రయాణించే టోకెన్ గురించి ఆలోచిస్తే నేను ఒక కార్యాచరణను కలిగి ఉంటే సహజంగానే దానికి బహుళ అంచులు వస్తుఉండవచ్చు మరియు కార్యాచరణ ప్రారంభం అపుతుంది కాబట్టి బహుళ అంచులు మీ వద్దకు రావాలంటే మెర్జ్ నోడ్ లేదా ఒక రకమైన జాయిన్ నోడ్ను కలిగి ఉండాలి అయితే టోకెన్ వాటన్నింటిలో అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే ఈ కార్యాచరణ ప్రారంభం అపుతుంది మరియు ప్రారంభం జరిపిన తర్వాత టోకెన్ను అవుట్పుట్ పై ఉంచుతుంది మీరు దీని గురించి ఆలోచిస్తే అది అర్థం చేసుకోవడం చాలా సులభం అవుతుంది కాబట్టి మనము ఆక్టివిటీ డయాగ్రమ్ లు మరియు 2 కార్యకలాపాలు A1 A2 లతో పనిచేస్తున్నప్పుడల్లా వాటి మధ్య ఒక అంచుని ఉంచుతాము మనము ఈ టోకెన్ను విలీనం చేయము ఇది అవ్యక్తంగా ఉంటుంది ఇది ప్రాథమిక ప్రవర్తన కాబట్టి A1 పూర్తయినప్పుడు అది అంచుకు వెళ్ళే టోకెన్ను ఉత్పత్తి చేస్తుంది మరియు A2 టోకెన్ కలిగి ఉంటుంది మరియు పని ప్రారంభిస్తుంది మరియు A2 ముగిసినప్పుడు టోకెన్ దీనికి వస్తుంది టోకెన్ల యొక్క ఈ సాధారణ ప్రవర్తనకు మించి ప్రవాహాన్ని నిర్వహించాలని మీరు కోరుకుంటే ఆబ్జెక్ట్ లు పోషించే పాత్ర ఇక్కడ ప్రత్యేకంగా ఉంటుంది మరి కొంత ప్యాకేజీ సమాచారం దానితో పాటు వెళ్లాలని మీరు కోరుకుంటే మీరు దానిని ఒక ఆబ్జెక్ట్ పరంగా ఉంచండి ఇది అదే టోకెన్ అయితే ఇది ఇక్కడ అనామక టోకెన్ కాదు ఇది ప్రవాహాన్ని నియంత్రించడానికి మాత్రమే కాదు ఇది కొంత సమాచారాన్ని కూడా కలిగి ఉంటుంది మరియు ఇది ఆబ్జెక్ట్ ను వివిధ ఆకారాలు మరియు పరిమాణాలు మరియు విభిన్న అవసరాలను తీర్చడానికి వివిధ ప్రయోజనాలలో ఉంచగలదు కాబట్టి వాటిని త్వరగా పరిశీలించడం మంచిది ఉదాహరణకు మనము దీనిని ఇప్పటికే చూశాము ఇక్కడ మీరు సరళమైన మోడల్ పరంగా ఆలోచిస్తే ఇది టోకెన్ను తీసుకువెళ్ళే ఆర్డర్ను సమీక్షించడానికి ఫిల్ ఆర్డర్ నుండి ఒక అంచు ఇప్పుడు మనము ఇక్కడ ఆర్డర్ ఆబ్జెక్ట్ ఉందని చెప్పి దాన్ని శుద్ధి చేసాము కాబట్టి టోకెన్ను ఉత్పత్తి చేసేటప్పుడు అది అర్హత కలిగిన ఆర్డర్ ఆబ్జెక్ట్ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఆ ఆర్డర్ ఆబ్జెక్ట్ ఇక్కడకు వెళుతుంది కాబట్టి ఈ అంచున మీరు ఆర్డర్ జరుగుతున్నట్లు చూస్తారు కాబట్టి ప్రాథమికంగా ఈ ఆబ్జెక్ట్ లు ఎల్లప్పుడూ అంచులలో జరుగుతాయి ఎందుకంటే అవి ప్రాథమికంగా ఆ అంచుల ద్వారా వెళ్ళవలసిన టోకెన్ యొక్క మెరుగుదలలు కాబట్టి మరొక కాన్సెప్ట్ పిన్ ఆబ్జెక్ట్ ఇక్కడ మీరు ఇది ఇన్పుట్ పిన్ అని బాగా చూపిస్తారు ఇది అవుట్పుట్ పిన్ కాబట్టి షాపింగ్ కార్ట్కు జోడించడానికి టోకెన్ వచ్చినప్పుడు ఇది మీరు ఆశించే అనామక టోకెన్ కాదని మరియు ఆబ్జెక్ట్ పరంగా టోకెన్ అని మీరు చూపిస్తున్నారు కాబట్టి దీనికి ఇతర లక్షణాలు కూడా ఉండాలి మరియు మీరు ఇక్కడ ఏ ఆబ్జెక్ట్ ను ఆశిస్తున్నారో తెలుపుతున్నారు ఇది ఐటమ్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఇది అవుట్పుట్ పిన్ ఇది అవుట్ పిన్ టోకెన్ కాబట్టి ఆ క్రీయేట్ ఇన్వాయిస్ పూర్తి అయినప్పుడు టోకెన్ ఇక్కడ ఉంచబడుతుంది టోకెన్ సాధారణమైనది కాదని అది ఒక ఆబ్జెక్ట్ అని మరియు ఆ ఆబ్జెక్ట్ ఇన్వాయిస్గా గుర్తించబడిందని మీరు అంటున్నారు కాబట్టి ఇది ఎక్కడికి వెళ్లినా అది ఆ టోకెన్తో పాటు ఆ ఆబ్జెక్ట్ ను పొందుతుంది అందువల్ల మీరు ఆ ఆబ్జెక్ట్ ల అంచులకు తాకవచ్చు లేదా మీరు వాటిని పిన్లకు అటాచ్ చేయవచ్చు కాబట్టి నేను వాటిని ఎండ్ టు ఎండ్కు కనెక్ట్ చేస్తే అప్పుడు అది ఇలా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది ఇక్కడ ఆబ్జెక్ట్ మరియు మొదలైనవి ఉన్నాయి కాబట్టి పిన్ ఆబ్జెక్ట్ లు ఈ విధంగా పని చేస్తాయి అవి చాలా సారూప్య అర్థాల వలె కనిపిస్తాయి నేను ఇక్కడకు వెళ్ళడానికి బదులుగా నేను O1 ఆబ్జెక్ట్ ను చేసి మరియు దానిని తదుపరి కార్యాచరణకు పంపగలిగాను మీరు దానిని పిన్తో బంధించడానికి కారణం మీకు వివిధ రకాల ప్రవాహాలు ఉండడం ఉదాహరణకు మీరు వేర్వేరు కార్యకలాపాల యొక్క బహుళత్వానికి వెళ్ళే అది 1 ఆబ్జెక్ట్ ను కలిగి ఉంటే అప్పుడు వాటిని పిన్ పరంగా చూపించడం సులభం లేదా మీకు వేర్వేరు కార్యకలాపాలు ఉంటే మనము ఆశించే అదే రకమైన ఆబ్జెక్ట్ ను ఉత్పత్తి చేయవచ్చు ఇన్పుట్ యొక్క కార్యాచరణ కలిగినప్పుడు దాన్ని పిన్గా చూపించడం సులభం ఈ ప్రక్రియలో కొన్ని పరివర్తన ఆబ్జెక్ట్ లకు పిన్ అందిస్తుంది నేను ఒక ఉదాహరణ చూపిస్తాను డేటా స్టోర్ అని పిలువబడే సందర్భాలు ఉన్నాయి తరచుగా మీరు ఆబ్జెక్ట్ ల సేకరణను నిర్వహించడానికి డేటా స్టోర్ అవసరం మరియు మీరు డేటా స్టోర్ గురించి మాట్లాడేటప్పుడు కాబట్టి డేటా స్టోర్ మళ్ళీ ఒక కీవర్డ్ పరంగా చూపబడుతుంది మీకు అనేక డేటా స్టోర్లు ఉండవచ్చు తరువాత మీకు టేబుల్స్ కావచ్చు లేదా కొన్ని సందర్భాల్లో మీ సెంట్రల్ డేటాబేస్ సిస్టమ్లో డేటాబేస్ కావచ్చు ఈ డేటా స్టోర్ లో మనము చెప్పేది రోగి ప్రవేశం ఈ కార్యాచరణ తో ముగుస్తుంది టోకెన్ ఉత్పత్తి అవుతుంది ఇది అవుట్బౌండ్ ఆబ్జెక్ట్ రోగి మరియు ఇది ఈ ఆబ్జెక్ట్ డేటాస్టోర్కు పంపబడుతుంది కాబట్టి ఇక్కడ ఈ రకమైన మరొక కార్యాచరణ లేదు కాబట్టి ఇది ఒక రకమైన ఆబ్జెక్ట్ ఇది కేవలం రిపోజిటరీగా పనిచేస్తుంది కాబట్టి ఆబ్జెక్ట్ లను అటువంటి ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించవచ్చు కాబట్టి వీటితో మీరు రకరకాలు కలిగి ఉండవచ్చు ఇక్కడ ఒక కార్యాచరణ ఉంది ఇది ఒక ఆబ్జెక్ట్ ను పంపుతుంది ఇది పూర్తయిన తర్వాత కస్టమర్ డేటాబేస్ అయిన డేటా స్టోర్కు టోకెన్ను పంపుతుంది కాబట్టి మీరు కస్టమర్ డేటాబేస్ను అప్డేట్ చేశారని ప్రాథమికంగా చెప్పే సెల్ను తయారు చేసి దీని నుండి తదుపరి కార్యాచరణ షిప్ ఐటెమ్ అంటే ఈ అప్డేట్ షిప్పింగ్ ఆధారంగా వస్తువు యొక్క షిప్పింగ్ జరుగుతుంది మరియు దీని పరివర్తన ఫలితంగా స్వాగత ప్యాకెట్ను పంపుతుంది ఈ ఆబ్జెక్ట్ అంచుకు వెళ్ళినప్పుడు మీరు కొన్ని ఎంచుకున్న ప్రమాణాల ఆధారంగా స్వాగత ప్యాకెట్ను పంపుతారు కాబట్టి ఆబ్జెక్ట్ లు అంచుల యొక్క అర్హత అని మీకు తెలిసినట్లుగా కార్యకలాపాలలో ఇది ఒక ముఖ్యమైన అంశం మరియు అలాంటి బహుళ మార్గాల్లో ఉపయోగించవచ్చు ఇది కారును పంపిణీ చేయడానికి మరొక ఉదాహరణ మరొక కార్యాచరణ మీరు కారును తయారు చేస్తారు ఇది ఒక కార్యాచరణ మీ అవుట్ పిన్లో మీకు కారు ఉంది ఎందుకంటే మీరు దాన్ని తయారు చేశారు ఇది సెంట్రల్ బఫర్కు వెళుతుంది తద్వారా సమావేశమైన కార్లు ఉన్న గ్యారేజ్ నుండి మీరు అమ్మవచ్చు లేదా మీరు కంపెనీ కార్లను రిఫ్రెష్ చేయవచ్చు ఇవి ఇక్కడ జరిగే విభిన్న కార్యకలాపాలు కాబట్టి ఇది ప్రాథమికంగా జరుగుతున్న బహుళ మార్గం కార్యాచరణ మరియు వాటిలో ప్రతి ఒక్కటి ఈ స్టోర్ నుండి కారును పొందుతాయి ఇక్కడ ఇది సెంట్రల్ బఫర్ అని మీరు చూడవచ్చు ఇక్కడ నుండి ఇక్కడకు నాకు కారు ఉందని నేను చెప్పినట్లయితే ఇది భిన్నంగా ఉంటుంది వ్యత్యాసం ఏమిటంటే నేను ఒక కార్యాచరణ ఐనటువంటి కారు తయారు చేయడం ను చూపించి ఎడ్జ్ కారుతో అనుసంధానించబడిన కారును విక్రయించినట్లయితే మీరు కారును తయారు చేయడం మరియు కారును అమ్మడం చేసేవారు అంటే మీరు కారును మరియు ఆ ప్రత్యేకమైన కారును సమీకరించమని అర్థం మరియు మీరు విక్రయించడానికి పంపండి లేదా మీరు తయారు చేయడం కోసం రిఫ్రెష్ కంపెనీ కి మీరు పంపే కారు ఒకటి కాదు కాబట్టి సెంట్రల్ బఫర్ మీకు వేరే అర్థాలను ఇస్తుంది అక్కడ మీరు కారును తయారు చేస్తారు మరియు మీరు వాటిని ఇక్కడ కూడబెట్టుకుంటారు ఇది కొంత ప్రత్యేకమైన ప్రక్రియ మరియు ఇక్కడ మీరు ఆ సెంట్రల్ రిపోజిటరీ నుండి మీరు కార్లను ఎంచుకొని వాటిని అమ్మడం లేదా రిఫ్రెష్ చేయడం వంటివి చేస్తారు కాబట్టి ఆక్టివిటీ డయాగ్రమ్ లో ఎక్కువ అర్థాలను జోడించడానికి ఆబ్జెక్ట్ లను ఈ విధంగా ఉపయోగించవచ్చు అప్పుడు మీకు చర్యలు ఉన్న ఆబ్జెక్ట్ లు కాకుండా వేరేవి ఉన్నాయి అవి నేమ్డ్ ఎంటిటీస్ అని పిలువబడతాయి చర్య అనేది ప్రక్రియ చర్యను ఆదేశిస్తుంది కాబట్టి ప్రాథమికంగా చర్య అంటే ఒక నిర్దిష్ట స్థాయిలో కార్యకలాపాలు లేదా అల్గోరిథంలు ఉండవచ్చు కానీ మీరు వాస్తవానికి మరింత ప్రత్యక్ష అల్గోరిథం లేదా ప్రోగ్రామాటిక్ ప్రాతినిధ్యం కలిగి ఉండాలని అనుకోవచ్చు కాబట్టి మీరు కొన్ని ప్రోగ్రామింగ్ భాషలో వ్యక్తీకరించబడిన చర్యలను కూడా నిర్వచించవచ్చు కాబట్టి చర్యలు తప్పనిసరిగా ప్రకృతిలో ఉండవు మీరు చర్యలను కలిగి ఉండవచ్చు మరియు మీరు ఉపయోగిస్తున్న UML సాధనానికి ప్రత్యేకమైన UML ఆక్టివిటీ డయాగ్రమ్ అందువల్ల మీరు మరిన్ని వివరాలను ఇవ్వగలరు ఉదాహరణకు మీరు వివరించే చర్యగా ఒక C కోడ్ జతచేయబడవచ్చు అది ఎలా గ్రహించబడుతుంది మరియు మొదలైనవి కాబట్టి చర్యలు మరింత వివరాలను మరియు తక్కువ స్థాయి వివరాలను ఇస్తాయి ఖచ్చితంగా మీరు మొత్తం కార్యాచరణను మోడల్ చేయాలనుకుంటున్నారు కాబట్టి చర్యలకు స్థానిక ముందస్తు షరతులు మరియు స్థానిక తదుపరి షరతులు ఉండవచ్చు ఈ చర్య జరగడానికి పరిస్థితులు ఏమిటి ఇది ముందస్తు షరతు మరియు దాని తర్వాత ఏమి జరుగుతుంది ప్రాసెసింగ్ ఆర్డర్ యొక్క ప్రీ కండిషన్ అన్ని సమాచారం అందించబడి ఆర్డర్ ప్రీపెయిడ్ చేయబడితే చెల్లింపు జరిగింది అప్పుడు మాత్రమే ఆర్డర్ ప్రాసెస్ చేయవచ్చు దీనికి ఇది ముందస్తు షరతు మరియు తదుపరి షరతులు ఖచ్చితంగా ఆర్డర్ పూర్తయింది మరియు ధృవీకరించబడింది వంటివి కాబట్టి చర్యలు ఈ విధంగా జరుగుతాయి ఇది పానీయం పంపిణీ చేయడాన్ని చూపించే మరొకటి కాబట్టి పానీయం పంపిణీ చేసే చర్యకు ముందస్తు షరతు ఉంది వినియోగదారు లేదా కస్టమర్ ఎంచుకున్నది పానీయం తక్కువ క్యాలరీ అని అనుకోండి మరియు పోస్ట్ కండిషన్ పంపిణీ చేసిన పానీయం తక్కువ కేలరీలది అని నిర్ధారించుకోవాలి మళ్ళీ ఇక్కడ పిన్స్ ను చూడండి ఇన్పుట్ మరియు అవుట్పుట్ పిన్ ఇక్కడ ఉన్న ఇన్పుట్ పిన్ మీకు ఆ పానీయం యొక్క పేరును ఇస్తుంది తద్వారా పంపిణీ చేయబడిన పానీయం కార్యాచరణ వాస్తవానికి ఆ పానీయాన్ని తీయగలదు కాబట్టి అవుట్పుట్ పిన్ మీకు మరొక ఆబ్జెక్ట్ ను ఇస్తుంది ఇది కోరుకున్న పానీయం ఆబ్జెక్ట్ ఇది ప్రాసెసింగ్ ఆర్డర్కు మరొక ఉదాహరణ కాబట్టి మీరు మీ ఆర్డర్ అభ్యర్థనను స్వీకరిస్తారు మరియు మీరు చెల్లింపు ఆమోదం కోసం పంపుతారు మీరు ఆ ఆర్డర్ ఆబ్జెక్ట్ను మధ్యలో చూపిస్తున్నారు ఇది ఆబ్జెక్ట్ నోడ్ ఆపై ఇది ఈ కార్యాచరణలో సబ్మిట్ ఆర్డర్కు వెళుతుంది ఉప కార్యకలాపాల యొక్క ఈ సంజ్ఞామానాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు కాబట్టి చెల్లింపును ఆమోదించడం అనేది ఆర్డర్ను తీసుకునే మొత్తాన్ని లెక్కిస్తుంది క్రెడిట్ కార్డ్కు అధికారం ఇస్తుంది ఆర్డర్ స్థితిని నవీకరించండి మరియు చివరకు ఆర్డర్లోని మొత్తం విషయాలను నవీకరించేలా చేస్తుంది కాబట్టి మనము ఈ ప్రవాహాన్ని పరిశీలిస్తే అదే ప్రవాహంలో మనం ఆబ్జెక్ట్ ను అనేక రకాలుగా చూడవచ్చు ఇది మనం చూసిన మొదటిది ఆర్డర్ అభ్యర్థనను స్వీకరించడం మరియు చెల్లింపు ఆమోదం కోసం పంపడం ఇక్కడ మీకు ఒక ఆర్డర్ ఆబ్జెక్ట్ ఉంది మనము సారూప్య సమాచారాన్ని చూపించగలము ఇది ఒకే డయాగ్రమ్ యొక్క భిన్నమైన వైవిధ్యాలు కానీ కొన్ని ఆకస్మిక మార్పులతో కాబట్టి ఇది నేను పిన్ పరంగా కూడా చూపించగలను ఇది రిసీవ్ ఆర్డర్ అభ్యర్థనలో అవుట్పుట్ పిన్ ఇది వాస్తవానికి అవుట్పుట్ పిన్లో ఆర్డర్ను ఉత్పత్తి చేసింది ఇన్పుట్ పిన్లో ఆమోదం చెల్లింపు ఇన్పుట్ పిన్లో ఈ ఆర్డర్ను పొందుతుంది మరియు మిగిలినవి ఒకే విధంగా ఉంటాయి మనము ఈ ప్రాతినిధ్యం నుండి ఈ ప్రాతినిధ్యానికి మారిన తర్వాత నేను ఇక్కడ మరిన్ని మార్పులు చేయగలను నేను చెప్పేది ఏమిటంటే ఆమోదించిన చెల్లింపులు నిజంగా ఆర్డర్ను తెలుసుకోవలసిన అవసరం లేదు అది కేవలం తెలుసుకోవలసినది ఏమిటంటే వసూలు చేయవలసిన డబ్బు అవుట్పుట్ పిన్ ఆబ్జెక్ట్ ఆర్డర్ అయినప్పుడు ఇన్పుట్ పిన్ ఆబ్జెక్ట్ వాస్తవానికి నాకు ఆసక్తి ఉన్న ఖర్చు ను సూచిస్తుంది నేను పిన్ను ఉపయోగిస్తే కార్యాచరణ అంచు యొక్క 2 చివర్లలో నేను వివిధ రకాల ఆబ్జెక్ట్ లను కలిగి ఉంటాను మరియు ఒక రకమైన ఆబ్జెక్ట్ ను మరొక రకమైన ఆబ్జెక్ట్ గా మార్చడానికి నేను కొన్ని పరివర్తన అల్గారిథమ్ను బైండ్ చేయగలను ఇది పరివర్తన కీవర్డ్ పరంగా ప్రాతినిధ్యం వహిస్తుంది మరియు ఇక్కడ ఇది ఆర్డర్ ఆబ్జెక్ట్ తీసుకుంటున్న ఎంపికను చేయడం కేవలం దాని యొక్క వ్యయ భాగాన్ని తనిఖీ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఇది ఆర్డర్ ఖర్చు ను ఇస్తుంది అనేక వివరణాత్మక అల్గోరిథంలు ఉండవచ్చు ఇక్కడ ఒక చర్య ఉండవచ్చు మరియు మీరు ఈ మొత్తం చర్య తో ముందుకు సాగవచ్చు మరియు వేరే స్థాయిలో నేను ఈ అభ్యర్థన పరంగా కూడా ప్రాతినిధ్యం వహిస్తాను చెల్లింపును స్వీకరించే ఆర్డర్ ఆబ్జెక్ట్ ఆమోదం చెల్లింపుకు వెళుతుంది కాని నేను ఆ వివరాలలోకి వెళ్లడం లేదు ఈ ఆబ్జెక్ట్ ఆమోదం కోసం పోయినందున ఈ ఆబ్జెక్ట్ లో అపెండింగ్ లేని స్థితిలో ఉందని నాకు తెలుసు కాబట్టి ఈ ఆర్డర్ ఆర్డర్ ఆబ్జెక్ట్ అయితే ఇది పెండింగ్లో ఉంది అయితే మునుపటి సందర్భాల్లో ఆమోదం పొందిన తర్వాత మీరు ఈ కేసులను పరిశీలిస్తే మనము ఏదైనా ఆబ్జెక్ట్ ప్రవహించడాన్ని చూపించలేదు ఇది డిఫాల్ట్ టోకెన్ కానీ ఇక్కడ మనము ఆర్డర్ ఆబ్జెక్ట్ ఆమోదం చెల్లింపు నుండి సమర్పణ ఆర్డర్కు ప్రవహిస్తున్నట్లుగా అదే కార్యకలాపాలు ఈ ఆర్డర్ ఆబ్జెక్ట్ యొక్క స్థితి మాత్రమే మార్చబడింది కాబట్టి ఇది మోడలింగ్ ఇది స్టేట్ మార్పు సమాచారం ఆధారంగా ఉంటుంది తరువాత మనము స్టేట్ చార్ట్ ల గురించి మాట్లాడుతాము UML లోని వివిధ ప్రదేశాలలో ఆబ్జెక్ట్ ల యొక్క అటువంటి స్టేట్ సమాచారం ఎంత భిన్నంగా ఉంటుందో మనము చూస్తాము కాబట్టి ఇక్కడ నేను కార్యకలాపాలను మోడలింగ్ చేసే శక్తిని నియంత్రణ ప్రవాహం పరంగా మాత్రమే చూపించాలనుకోవట్లేదు ఇది గత 2 మాడ్యూళ్ళలో కార్యకలాపాలు విభజనలు అంచులు మరియు ముఖ్యంగా నియంత్రణ ప్రవాహ డయాగ్రమ్ ల పరంగా మనము చేస్తున్నది కానీ ఇక్కడ నేను వివరించేది మీరు నిజంగా ఆక్టివిటీ డయాగ్రమ్ లో చాలా బలమైన ఆబ్జెక్ట్ ప్రవాహాన్ని చేయవచ్చు మరియు కదిలే టోకెన్లు డయాగ్రమ్ కోసం పూర్తి అర్థాలను నిర్వచించే మొత్తం ఆబ్జెక్ట్ లను వాటితో తీసుకెళ్లగలవు అని కాబట్టి ఇది ఆక్టివిటీ డయాగ్రమ్ యొక్క ప్రాథమిక అవలోకనం కాబట్టి మీరు LMS ఉదాహరణగా నడుస్తున్నట్లు చూస్తే అప్పుడు మనము కార్యకలాపాలు మరియు విభజనలు కంట్రోల్ నోడ్స్ ఆబ్జెక్ట్ నోడ్స్ కార్యకలాపాల కోసం చర్యలు మరియు ఆక్టివిటీ డయాగ్రమ్ ను గుర్తించాలి వాస్తవానికి నేను ఇక్కడ మీకు చూపించేది ఆక్టివిటీ డయాగ్రమ్ యొక్క చాలా ప్రాథమిక రూపం మీరు మీ ఇంట్లో దీని పై పని చేస్తారని నేను ఆశిస్తాను కాబట్టి ఇది మీకు కెవలం రూపురేఖలను చూపించడానికే కాబట్టి LMS విషయంలో మనకు ఇక్కడ ఉన్న వివిధ కార్యకలాపాలు స్పష్టంగా లభిస్తాయి అవి యూజ్ కేసుల నుండి స్పష్టంగా గుర్తించబడతాయి కాబట్టి ఇవి ఆక్టివిటీ డయాగ్రమ్ లో ప్రధాన కార్యకలాపాలుగా మారుతాయని మనము చెప్పగలిగే విభిన్న యూజ్ కేసులు సెలవును అనేక విధాలుగా నిర్వహించడం అభ్యర్థించడం ఆమోదించడం ఉపసంహరించుకోవడం రద్దు చేయడం పొందడం ఎగుమతి చేయడం మొదలైనవి కనుక ఇది మనము చూసిన యూజ్ కేసు డయాగ్రమ్ పై ఆధారపడి ఉంటుంది స్విమ్ లేనుల్లోని విభజనల పరంగా కనీసం 2 స్విమ్ లేన్ లు మన వద్ద ఉన్న 2 ప్రధాన ఏజెంట్ల ఆధారంగా మనం వెంటనే ఆలోచించగలం ఆ ఉద్యోగి చేయవలసిన కార్యకలాపాలు ఉంటాయి మరియు సెలవు సంగ్రహణపై ప్రదర్శించాల్సిన కార్యకలాపాలు ఉంటాయి కాబట్టి మీరు దానిని స్విమ్ లేన్ల పై గీస్తే మనము ఇక్కడే ప్రారంభిస్తాము అని చెప్పగలను మనము ప్రారంభించినప్పుడు వేర్వేరు ఉద్యోగుల కు వేర్వేరు చర్యలు ఉంటాయి సెలవులను అభ్యర్థించడం లేదా సెలవును ఆమోదించడం లేదా సెలవు పొందడం వంటి వివిధ చర్యలు తీసుకునే అవకాశం ఉంది అవన్నీ ఒక ఫోర్క్ తో మొదలవుతాయి ఎందుకంటే అవి ఎక్కడైనా ఏకకాలంలో ప్రారంభించవచ్చు మరియు అది వేర్వేరు కార్యకలాపాలతో కొనసాగుతుంది మరియు మీరు సెలవు కోసం అభ్యర్థిస్తే అది స్విమ్ లేన్ కు ప్రాసెస్ చేస్తుంది మరియు అది చెల్లుబాటు అవుతుందా లేదా చెల్లుబాటు కాదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది మీకు భిన్నమైన నిర్ణయాలు తిరస్కరించబడిన సెలవు లేదా సెలవు ప్రవేశం యొక్క ఫలితాలు ఉంటాయి ఇది సెంట్రల్ బఫర్ స్టోర్ ఆబ్జెక్ట్ అది చెల్లుబాటు అయితే స్టోర్ లో సెలవు ఎంటర్ చేయబడి ఆపై సెలవును పొందుతారు అప్పుడు అది తీసివేయబడుతుంది ఖచ్చితంగా ఇంకా ఎక్కువ ఉండాలి ఒకవేళ మీరు సెలవును రద్దు చేస్తే అక్కడ తదుపరి కార్యకలాపాలు ఉండాలి మీరు ఆమోదించినట్లయితే సెలవు నిజంగా అభ్యర్థించబడిందో లేదో తనిఖీ చేయడానికి మీకు నిర్ణయం అవసరం అప్పుడే మీరు ఆమోదం కోసం వెళ్ళవచ్చు ఒకవేళ కాకపోతే అది ఆమోదించబడదు అది అభ్యర్థించబడితే సెలవును ఆమోదించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి వాస్తవానికి రిపోర్టింగ్ మేనేజరే కాదా అని మీరు తనిఖీ చేయాలి కాబట్టి దాని ఆధారంగా సెలవును ఆమోదించవచ్చు లేదా సెలవును తిరస్కరించవచ్చు వాస్తవానికి మరిన్ని వివరాలు ఉన్నాయి మరియు ఈ డయాగ్రమ్ లో గణనీయంగా కనిపించనివి మనకు ఫోర్క్ మాత్రమే ఉన్నాయి కాని మనం జాయిన్ చేయవలసిన అవసరం లేదు చివరికి ఇది కొన్ని సాధారణ ప్రదేశాలలో కలపడం లేదు కాబట్టి LMS యొక్క పూర్తి ఆక్టివిటీ డయాగ్రమ్ ప్రకారం వాటిని ఎలా చేయాలో మరియు దాన్ని ఎలా పూర్తి చేయాలో మనము గుర్తించాలి మనము చివరిలో ఉన్నప్పుడు LMS కోసం పూర్తి UML పరిష్కారాన్ని మీకు అందిస్తాము మేము మీకు మరింత వివరణాత్మక డయాగ్రమ్ ను ఇస్తాము ఈ సమయంలో మీరు దీనిపై పని చేస్తారని మరియు LMS మరియు AMS కోసం ఆక్టివిటీ డయాగ్రమ్ లను రూపొందించడానికి ప్రయత్నిస్తారని నేను ఆశిస్తున్నాను మరియు ఆసక్తి ఉన్న మరే ఇతర వ్యవస్థలు అయినా కావచ్చు కాబట్టి సంగ్రహంగా చెప్పాలంటే ఆక్టివిటీ డయాగ్రమ్లలోని ఆబ్జెక్ట్ లు మరియు చర్యల గురించి మనము ప్రత్యేకంగా చర్చించాము మరియు మొత్తంగా ఇది మూడు మాడ్యూళ్ళకు ముగింపు దీని ద్వారా మేము మిమ్మల్ని ఆక్టివిటీ డయాగ్రమ్ యొక్క వివిధ కోణాలకు వాటితో ఎలా మోడల్ చేయాలో దానిని ఎలా ఉపయోగించాలో మీకు తెలియజేసాము విభిన్న లక్షణాలను మరియు ఆక్టివిటీ డయాగ్రమ్ యొక్క ఉపయోగాన్ని వివరించడానికి మేము అనేక ఉదాహరణలు తీసుకున్నాము మరియు సెలవు నిర్వహణ వ్యవస్థ యొక్క ఆక్టివిటీ డయాగ్రమ్ గురించి క్లుప్తంగా చెప్పాము